ఆపరేషన్ ఆఫ్ ఎన్హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్స్ కాబట్టి ఈ మాడ్యూల్ కు స్వాగతం చివర మాడ్యూల్ మనం ఏమి చూసాము మనము ఎలా మాస్ ఫెట్ ప్రక్రియ విధానాన్ని రూపొందించాలో చూసాము అవునా మీరు ఆ ఉపన్యాసాన్ని చూశారని మరియు మీకు ఇప్పుడు ఒక ప్రాథమిక ఆలోచన ఉందని నేను ఆశిస్తున్నాము ఒకవేళ మీకు మాస్ఫెట్ ఇచ్చి మరియు మిమ్మల్ని మాస్ఫెట్ నిర్మాణ ప్రక్రియ విధానం రూపొందించమని అడిగితే మీరు మాస్ ఫెట్ ని నిర్మాణం చేయగలరు లేదా కనీసం నిర్మాణ ప్రక్రియ రూపొందిస్తారు మరియు గత ఉపన్యాసం వలన ఇప్పుడు మీరు కనీసం అనేక పరికరాల కోసం ప్రక్రియ విధానం రూపొందించ గలుగుతారు ఇది బస్ సెన్సార్ కావచ్చు ఇది గ్యాస్ సెన్సార్ కావచ్చు అదే విధంగా మైక్రో హీటర్ కావచ్చు ఒకసారి మీరు ప్రక్రియ విధానాన్ని మరియు ప్రక్రియ విధానానికి నిర్దిష్ట రెసిపీ ని నేర్చుకుంటే విషయాలు చాలా సులభం అవుతాయి ఇప్పుడు ఈ మాడ్యూల్ లో మాస్ ఫెట్ యొక్క లక్షణాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం అనే విషయాన్ని మరింత చూద్దాం మరియు మాస్ ఫెట్ ఒక కరెంట్ మిర్రర్ వలే ఎలా అనువర్తించగలం అనేది మనం చూస్తున్నాం అందువల్ల మీరు తిరిగి తెర కు వస్తే మీరు చూసేది ఏంటి అంటేమాస్ ఫెట్ మనము ఎప్పుడో ఈ స్కీమాటిక్ చూసాము అది n ఛానల్ ఎన్హాన్సమెంట్ టైపు నిర్మాణం మరియు మనకి ఇప్పటికే n ఛానల్ ఎన్హాన్సమెంట్ టైపు నిర్మాణం అంటే P టైపు సబ్ స్ట్రేట్ అని తెలుసు P టైపు సబ్ స్ట్రేట్ మరియు డ్రెయిన్ ఉంది మరియు సోర్స్ ఉంది ఇది ఇలా ఉంటుంది ఇది వేరే విధంగాను ఉంటుంది డ్రెయిన్ మరియు సోర్స్ ఏది తీసుకున్నా తేడా ఉండదు కాబట్టి దానికి డ్రెయిన్ ఉంది మరియు సోర్స్ ఉంది అవునా మరియు గేట్ ఉంది మరియు తరువాత ఈ మాస్ ఫెట్ ఏ విధంగా ఆపరేట్ operateచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి అందువల్ల మాస్ ఫెట్ యొక్క నిర్మాణం మరియు పని ని అర్థం చేసుకుందాం మనకి తెలుసు ఆక్టివ్ డివైసెస్ అంటే ఏమిటి ఆక్టివ్ డివైసెస్ ఎలక్ట్రాన్ ల ప్రవాహాన్ని నియంత్రిస్తాయి చివరికి కరెంట్ ఉదాహరణకుబిజెటి జెఫెట్ మాస్ ఫెట్ ఇవన్నీ ఆక్టివ్ డివైసెస్ పాసివ్ డివైసెస్ విద్యుత్ ప్రవాహం మరియు లేదా ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని నియంత్రించలేవు మరియు ఉదాహరణకు డయోడ్ కెపాసిటర్ లు పాసివ్ డివైసెస్ కి ఉదాహరణలు కాబట్టి మనము మాస్ ఫెట్ గురించి చర్చించినప్పుడు సాధారణంగా మాస్ ఫెట్ 2 రకాలుగా విభజించబడింది ఒకటి డిప్లిషన్ టైప్ మాస్ ఫెట్ మరొకటి ఎన్హాన్సమెంట్ టైప్ మాస్ ఫెట్ తరువాత మనం డిప్లిషన్ టైప్ గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు n ఛానల్ డిప్లిషన్ p ఛానల్ డిప్లిషన్ టైప్ n ఛానల్ ఎన్ హాన్సమెంట్ p ఛానల్ ఎన్హాన్సమెంట్ ఉన్నాయి అని మనం మరింత అర్థం చేసుకున్నాము ఇప్పుడు డిప్లిషన్ టైప్ మాస్ ఫెట్ గురించి మాట్లాడేటప్పుడు ప్రారంభంలో ఛానెల్ ఉంది మీరు ఎన్హాన్సమెంట్ టైప్ మాస్ ఫెట్ గురించి మాట్లాడేటప్పుడు డ్రెయిన్ కీ సోర్స్ కి మధ్య ఛానల్ లేదు దాని అర్థం ఏమిటి ఈ నిర్మాణంలో మనం ఏం చూసాము ఈ నిర్మాణంలో ఒక ఛానల్ ఉన్నదా లేదా అని చూసాము ఛానల్ లేదు అందువల్ల ఇది మీ ఎన్హాన్సమెంట్ టైప్ మాస్ ఫెట్ ఒకవేళ ఇప్పటికే సోర్స్ మరియు డ్రెయిన్ మధ్యఛానల్ ఉన్నట్లయితే అది డిప్లిషన్ టైప్ మాస్ ఫెట్ అందువల్ల ప్రారంభంలో గేట్ నుండి సోర్స్ కి మరియు సోర్స్source నుండి డ్రెయిన్కి ఓల్టేజి అప్లై చేయకుండానే ఒకవేళ ఒక ఛానల్ ఉన్నట్లయితే అది డిప్లిషన్ టైప్ మాస్ ఫెట్ ఒకవేళ ప్రారంభంలో ఏదైనా ఛానల్ లేనట్లయితే అది ఎన్హాన్సమెంట్ టైప్ మాస్ ఫెట్ కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి మీకు ఇప్పటికే తెలుసు ఈ చిహ్నం డిప్లిషన్ టైప్ n ఛానల్ డిప్లిషన్ టైప్ p ఛానల్ డిప్లిషన్ టైప్ ఎన్ హాన్సమెంట్ టైప్ n ఛానల్ ఎన్హాన్సమెంట్ మరియు డిప్లిషన్ టైప్ కోసం అని ఇప్పుడు ఇక్కడ ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే మీరు చూడండి డ్రెయిన్ సోర్స్ గేట్ కనెక్ట్ కాలేదు అంటే ఛానల్ లేదు ఎన్ హాన్సమెంట్ లో ఛానల్ లేదు మరియు డిప్లిషన్ లో ఛానల్ అప్పుడే ఉంది కాబట్టి ఎన్ హాన్సమెంట్ లేదా డిప్లిషన్ టైపా అని అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం ఎలా అంటే మీకు ట్రాన్సిస్టర్కు ఈ చిహ్నం ఇచ్చినప్పుడు సోర్స్ డ్రెయిన్ మరియు గేట్లు లేదా సోర్స్ మరియు డ్రెయిన్ మధ్య విరామం ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు కనెక్ట్ కాలేదు అని ఇది మీ ఎన్హాన్సమెంట్ టైప్ సోర్స్ మరియు డ్రెయిన్ ఈ ప్రత్యేకమైన పద్ధతిలో కనెక్టె అయితే అప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు అది మీ డిప్లిషన్ టైప్ గా మారుతుంది ఎందుకంటే డిప్లిషన్ లో ఛానల్ ఉంది ఎన్ హాన్సమెంట్ టైపు లో ఛానల్ లేదు మాస్ ఫెట్ టైప్ ని అర్థం చేసుకోవడానికి లేదా గుర్తించడానికి ఇది మరొక మార్గం ఇప్పుడు మీరు చూడండి సబ్స్ట్రేట్ బాడీ సరే సబ్స్ట్రేట్ బాడీ పి టైప్ ఒక వేళ నేను n ఛానెల్ను p టైప్లోకి డిఫ్యూస్ లేదా డోప్ చేస్తే అప్పుడు ఇది నా సోర్స్ మరియు డ్రెయిన్ అవుతుంది మరియు ఎందుకంటే అక్కడ p మరియు n ఉన్నందున డిప్లిషన్ రీజియన్ యొక్క నిర్మాణం జరుగుతుంది స్లైడ్లోని స్కీమాటిక్ నుండి మనం డిప్లిషన్ రీజియన్ యొక్క నిర్మాణం చూడొచ్చు మరియు మీరు ఇక్కడ చూడవచ్చు బేస్ కోసం ఒక కనెక్షన్ ఉందని లేదా సబ్స్ట్రేట్ కోసం అనుసంధానించబడి ఉంది బేస్ కనెక్షన్ కోసం సబ్స్ట్రేట్ కనెక్షన్ కోసం సోర్స్ కనెక్షన్ కోసం డ్రెయిన్ కనెక్షన్ కోసం ఇప్పుడు ఈ సబ్ స్ట్రేట్ pటైపు సోర్స్ మరియు డ్రైన్ n టైపు తరువాత ఇది n ఛానల్ సబ్ స్ట్రేట్ n అవునా సోర్స్ మరియు డ్రైన్ P టైపు అంటే దాని అర్థం ఏమిటి ఒకవేళ నా సిలికాన్ silicon నా సబ్ స్ట్రేట్ p టైపు అయితే నా సోర్స్ మరియు నా డ్రైన్ రెండూ n టైపు ఒకవేళ నా ఛానల్ pటైపు అయితే నా సబ్ స్ట్రేట్ n టైప్ అని మనం అనుకుందాం సోర్స్ మరియు డ్రైన్ P టైప్ అది అర్థం చేసుకోవడానికి మరొక మార్గం అర్థం చేసుకోవడానికి ఇది మరొక మార్గం మీరు చూడండి n టైప్ మరియు p టైప్ నేను మాట్లాడుతున్నది సబ్స్ట్రేట్ గురించి n ఛానల్ మాస్ ఫెట్ గురించి మాట్లాడటం లేదు మరియు ఎన్ హాన్సమెంట్ టైప్ మాస్ ఫెట్ కోసం ఇప్పుడు భిన్నంగా ఉంది నేను ఎన్ హాన్సమెంట్ టైప్ మాస్ ఫెట్ గురించి మాట్లాడుతాను ఎన్ హాన్సమెంట్ టైప్ మాస్ఫెట్ ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము మీరు ఇక్కడ చూడండి ఇది సబ్స్ట్రేట్ P టైప్ సబ్స్ట్రేట్ అంటే మెజారిటీ క్యారియర్లు హోల్స్ మైనారిటీ క్యారియర్లు ఎలక్ట్రాన్లు మొబైల్ ఛార్జ్ క్యారియర్లు మొబైల్ అయాన్లు సమానంగా ఉంటాయి అందుకే ఛార్జ్ న్యూట్రాలిటీ నిర్వహించబడుతుంది p టైప్ మెజారిటీ హోల్స్ మరియు మైనారిటీ ఎలక్ట్రాన్లు ఇప్పుడు మొబైల్ ఛార్జ్ క్యారియర్లు మొబైల్ అయాన్లతో సమానంగా ఉంటాయి అంటే ఛార్జ్ తటస్థత సరిగ్గా నిర్వహించబడుతుంది అవునా ఇప్పుడు మీ దగ్గర సోర్స్ ఉంది డ్రైన్ ఉంది సోర్స్ కోసం కనెక్షన్ ఉంది డ్రైన్ కోసం కనెక్షన్ ఉంది గేట్ కోసం మీకు కనెక్షన్ ఉంది మీ బేస్ లేదా సబ్స్ట్రేట్ కోసం కనెక్షన్ ఉంది అవునా మీరు ఇక్కడ చూడవచ్చు గేట్ ఆక్సైడ్ కేవలం 100 నానోమీటర్ 1000 యాంగ్స్ట్రోమ్ మాత్రమే కాబట్టి ఇక్కడ గేట్ ఆక్సైడ్ చాలా పలుచగా ఉంది ఇది మీ ఎన్ హాన్సమెంట్ మాస్ ఫెట్ ఎందుకంటే మీరు సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఏ ఛానల్ ను చూడలేరు సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఛానల్లేదు కాబట్టి తదుపరి స్లైడ్కు వెళ్దాం ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇంతకు ముందే చెప్పానో అదే ఎన్ హాన్సమెంట్ టైపు ట్రాన్సిస్టర్లు ఐతే చూడండి ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ ట్రాన్సిస్టర్లు డిప్లిషన్ టైప్ మాస్ ఫెట్ ట్రాన్సిస్టర్లు ఎలా కనిపిస్తాయో మరియు ఎన్ హాన్సమెంట్ p టైపు మాస్ ఫెట్ డిప్లిషన్ p టైప్ మాస్ ట్రాన్సిస్టర్ ఎలా కనిపిస్తుందో చూడండి ఆపై మనం కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ కూడా ఎలా కనిపిస్తుందో చూద్దాం కాబట్టి మొదట మనం ఎన్ హాన్సమెంట్ టైపు n మాస్ ట్రాన్సిస్టర్ గురించిమాట్లాడుకుందాం అయితే మీరు ఈ ప్రత్యేకమైన స్కీమాటిక్ ని చూసినట్లయితే అది దేనిని తెలియజేస్తుంది ఇది మీకు ఒక సబ్ స్ట్రేట్ మరియు P టైపు వేఫర్ ని చూపిస్తుంది దీనిలో మీరు ఒక డిఫ్యూజ్డ్ n ఛానల్సోర్సు మరియు డ్రెయిన్ ఉన్నాయి సరే మరియు తరువాత మీకు ఒక ఆక్సైడ్ యొక్క తిండెర్ ద్వారా వేరు చేయబడిన గేట్ ఉంది గేట్ అనేది మెటల్ ఇక్కడ ఒక మెటల్ ఉంది ఈ ప్రాంతంలో కండక్షన్ ఉంది మరియు ఇది మీ ఆక్సైడ్ ఎలా కన్పిస్తుందంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ ద్వారా వేరు చేయబడ్డ రెండు వాహక ప్లేట్ల వలే మరియు ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ మీ సిలికాన్ డై ఆక్సైడ్ ఈ ప్రత్యేక పటాన్ని చూసినప్పుడు ఇది కనిపిస్తుంది ఒకవేళ మీరు గేట్ సరిగ్గా చూసినట్లయితే మరియు ఒకవేళ మీరు ఈ ఆకృతి చూడగలిగితే మరియు ఒకవేళ మీరు ఈ ఆక్సైడ్ ని చూసినట్లయితే ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ తో వేరు చేసిన రెండువాహక ప్లేట్లు ఉన్నట్లుగా కనిపిస్తుంది అందువల్ల డై ఎలక్ట్రిక్ మెటీరియల్ ద్వారా మీరు రెండు వాహక ప్లేట్ల ని వేరు చేసినప్పుడు అది మీ కెపాసిటర్ గా మారుతుంది ఇది కెపాసిటర్ యొక్క నిర్వచనం అందువల్ల ఈ నిర్ధిష్ట సందర్భంలో నేను VGS ని ఇచ్చినట్లయితే మీరు ఛార్జ్ క్యారియర్లని చూస్తారు అంటే ఇలా ఇస్తే గేట్ పాజిటివ్ సోర్స్ నెగటివ్ ఈ సందర్భంలో గేటు పాజిటివ్ ఉంటుంది సోర్స్ నెగిటివ్ గా ఉంటుంది మరియు నేను ఈ విషయాన్ని సోర్సు కు కనెక్ట్ చేస్తున్నాను నన్ను కొంచెం అది ఇక్కడ రాయనివ్వండి అందువల్ల మీరు స్పష్టంగా చూడవచ్చు నా సోర్స్ నెగిటివ్ గేట్ పాజిటివ్ గేట్ నుంచి సోర్స్ కి లేదా సోర్స్ నుంచి గేట్ కి ఓల్టేజి ని అప్లై చేయడం చూడవచ్చు మరియు నేను నా సబ్ స్ట్రేట్ ని సోర్సు కు కనెక్ట్ చేస్తున్నాను ఈ సందర్భంలో కనెక్షన్ ఇదే ఆ సందర్భం లో అక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ని ఒక నెగటివ్ ఛార్జ్ ని నేను చూడగలను నెగటివ్ ఛార్జ్ ఇక్కడికి ఎలా వచ్చింది ఎందుకంటే నేను ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అప్లై చేసినప్పుడు p టైపు నుంచి మైనారిటీ క్యారియర్లు అవి ఎలక్ట్రాన్ లు గేట్ వైపుకు ఆకర్షితం అవుతాయిగేట్ వైపుకు వస్తాయి ఎందుకంటే గేట్ పాజిటివ్ సబ్ స్ట్రేట్తో పోలిస్తే సబ్ స్ట్రేట్ తో పోలిస్తే గేట్ పాజిటివ్ ఓల్టేజి ఉంటుంది అందువల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జీలు ఆకర్షించబడతాయి మరియు అక్కడ ఏర్పడుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది నెగిటివ్ చార్జీలు సబ్స్ట్రేట్లో ఎలా పేరుకుపోతాయి మీరు ఇక్కడ చూడండి అర్థం చేసుకోడానికి మేము వివరాలు కూలంకుషంగా ఇచ్చాము VGS పెరిగినప్పుడు ప్రతికూల మొబైల్ అయాన్లను వెలికి తీయడం హోల్స్ న్లు బాడీ దగ్గర నెట్టడం ద్వారా జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లను వెలికి తీయటం జరిగింది ఈ సందర్భంలో ప్రారంభంలో ఆక్సైడ్ దగ్గర ఎలక్ట్రాన్లు పేరుకుపోతాయి మీరు చూడవచ్చు VGS పెరుగుతోంది అంటే మీ సోర్స్ తో పోలిస్తే మీ గేట్ చాలా పాజిటివ్ గాఉంటుంది నెగటివ్ మొబైల్ అయాన్లు ఇవి గేట్ వైపు చేరడం ప్రారంభిస్తాయి ఇవి మైనారిటీ ఛార్జ్ క్యారియర్లు ఇప్పుడు తరువాత ఒకవేళ మనం VGS పెంచితే VGSని పెంచుతూ ఉంటేఅది నెగటివ్ మొబైల్ అయాన్లు న్లు వెలికితీస్తుంది కదా ఏదైతే ఛానల్ను రూపొందిస్తుంది ఒకవేళ నేను VGSనిపెంచుతూ ఉంటే అప్పుడు చాలా ఎలక్ట్రాన్లు ఇక్కడ పేరుకుపోతాయి ఆపై నా సోర్స్ కి డ్రైన్ కి మధ్య ఛానల్ ఏర్పడుతుంది'మనం దాన్ని ఛానల్ అని పిలుస్తాము నేను గేట్ సోర్స్ వోల్టేజ్VGS ని పెంచుతూనే ఉన్నానుఛానల్ ఏర్పడినప్పుడు VGS ను పెంచే ఈ ప్రక్రియ ని ఇన్వర్షన్ అంటారు మనమందరం దీనిని అధ్యయనం చేసాము కాకపోతే ఈ ప్రక్రియను ఇన్వర్షన్ అంటారు ఇప్పుడు మరింత చూద్దాం ఇప్పుడుVGS 0 కన్నా ఎక్కువఅంటే ఇన్వర్షన్ ఉంది సోర్స్ మరియు డ్రైన్ కి మధ్య కండక్టీవ్ ఛానల్ ఏర్పడుతుంది సరే డ్రైన్ కి మరియు సోర్స్ మధ్య కండక్టీవ్ ఛానల్ ఏర్పడింది మీరు చూడొచ్చు మరియు ఈ సందర్భంలో ఎప్పుడు VGSS లేదా VGSB కి బదులు గా VGS ఉపయోగించబడింది సరే మనం ఎల్లప్పుడూ VGS ఉపయోగిస్తున్నాము మనం VGSSనుఎందుకు ఉపయోగించడం లేదు ఎందుకంటే చూడండి ఇక్కడ సబ్ స్ట్రేట్ ఉంది ఇక్కడ సోర్స్ ఉంది మరియు మనం ఈ విధంగా సబ్ స్ట్రేట్ మరియు సోర్స్ కనెక్ట్ చేసాము మనం గేట్ కి పాజిటివ్ మరియు సోర్స్ కి నెగటివ్ అప్లై చేస్తాము ఇలా కానీ మనం ఎల్లప్పుడూ VGS అని చెప్తాము కానీ VGSSలేదా VGBఅని ఎప్పుడూ చెప్పంఎందుకంటే సోర్స్ మరియు సబ్ స్ట్రేట్ అంతర్గతంగా కనెక్టెడ్ నేను ఇంతకు ముందే మీకు చెప్పాను నేను ఇక్కడ పునరావృతం చేస్తున్నాను సోర్స్ మరియు సబ్ స్ట్రేట్ అంతర్గతంగా కనెక్ట్ అయి ఉన్నాయి అందుకే మీరు మాస్ ఫెట్ IC లను కనుగొంటారు కేవలం 3 టెర్మినల్స్ తో కేవలం 3 టెర్మినల్స్ సోర్స్ గేట్ మరియు డ్రెయిన్ సరే కాబట్టి దీని అర్థం VGS ఛానల్ గేట్ పెంచుతుంది నేనుVGS నిపెంచడం కొనసాగిస్తే నా ఛానల్ వెడల్పు కూడా పెరుగుతూనే ఉంటుంది సరే కాబట్టి VGSనిర్దిష్ట వోల్టేజ్ కంటే ఎక్కువ పెరిగింది నా ప్రస్తుత కరెంటు ID సరిపోతుందిVGSనిర్దిష్ట వోల్టేజ్ కంటే ఎక్కువైతే అప్పుడుఏమి జరుగుతుంది తగినంత కరెంటు ప్రవాహం ఉంటుంది డ్రైన్ కరెంటు ప్రవాహం తగినంత ప్రవాహం ఎందుకంటే ఇప్పుడు నా ఎలక్ట్రాన్లు సోర్స్ నుండి ఛానల్ ద్వారా డ్రైన్ ని చేరుకోలేవు కాబట్టి కరెంటు ID యొక్క ప్రవాహం ఉండవచ్చు కాబట్టి ప్రత్యేక వోల్టేజ్ VGSచేరుకున్నప్పుడు థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం కాబట్టి థ్రెషోల్డ్ ఓల్టేజ్ ని VGS ఎల్లప్పుడూ దాటాలి ప్రత్యేక సందర్భంలో మనం మాట్లాడు కుంటున్నాము n ఛానల్ మాస్ ఫెట్ n ఛానల్ ఎన్ హాన్సమెంట్ మాస్ ఫెట్ ఎప్పుడుVGS థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువ పెరిగిందో అప్పుడు మాత్రమే నేను చూడగలను అక్కడతగినంత డ్రైన్ కరెంటు ప్రవాహం కాబట్టి VT అంటే ఏమిటో చూద్దాం VT మీ థ్రెషోల్డ్ threshold ఈ వోల్టేజ్ ఫలితంగా సోర్స్ నుండి ప్రవహించే కరెంటు గణనీయమైన మొత్తం లో ఉంటుంది ఇది VGS దాటవలసిన కనీస వోల్టేజ్ మనం చూశాము కాబట్టి మనం తగినంత మొత్తం కరెంటు సోర్స్ నుండి డ్రెయిన్ కి ప్రవహిస్తోందని మనం చూడచ్చు ఇదే మీ డ్రైన్ కరెంటు I D ఇప్పుడు ఒకవేళ VTకన్నాVGS ఎక్కువగాఉంటే అప్పుడు ఏమి జరుగుతుంది ఈ విషయంలో నా కరెంట్ IDపెరుగుతూనే ఉంటుంది ఈ విషయంలోVDS డ్రైన్ సోర్స్ కి సంబంధించి డ్రైన్ సోర్స్ కంటే పాజిటివ్ గా ఉందని ఇక్కడ మీరు చూస్తున్నారు సో ఏమి జరుగుతుంది ఎప్పుడు గేట్ సోర్స్ కంటే పాజిటివ్ డ్రైన్ సోర్స్ కంటే పాజిటివ్ ఉంటుందో అప్పుడు డ్రైన్ ఈ సోర్స్ నుండి ఎలక్ట్రాన్ను ఆకర్షించడం ప్రారంభిస్తుంది కానీ ఎలక్ట్రాన్ ప్రవాహం జరగడానికి ముందు ప్రారంభంలో ఛానల్ లేదు కానీ గేట్ సోర్స్ కంటే పాజిటివ్ వోల్టేజ్ వద్ద ఉన్నందునఛానెల్ ఏర్పడింది మరియు ఈ ఛానల్ సోర్స్ నుండి ఎలక్ట్రాన్ డ్రైన్ కు వెళ్ళటానికి సహాయ పడుతూ డ్రైన్ కరెంట్ ID ని క్రియేట్ చేస్తుంది కాబట్టి నేను VGS ని పెంచుతూనేఉంటెనా కరెంట్ IDపెరుగుతూనే ఉంటుంది ఐతే మరొకటి మనం సోర్స్ ని సబ్ స్ట్రేట్ కి ఎందుకు కనెక్ట్ చేయాలి మరియు ఈ సోర్స్ ని సబ్ స్ట్రేట్ కి అంతర్గతం గా కనెక్ట్ చేయడానికి కారణం ఏమిటి కాబట్టి కారణం బయాస్ పొటెన్షియల్స్నేను నివారించడానికి చాలా బయాస్ పొటెన్షియల్స్నేను నివారించడానికి నేను అంతర్గతంగా సోర్స్ ని సబ్ స్ట్రేట్ కి కనెక్ట్ చేస్తున్నాను ఒకవేళ నేను అంతర్గతంగా సోర్స్ ని సబ్ స్ట్రేట్ కు కనెక్ట్ చేయకపోతే నేను బయాస్ పొటెన్షియల్స్ ను వర్తింపజేస్తాను కాబట్టి దీనిని నివారించడానికి సోర్స్ ని సబ్ స్ట్రేట్ కి అంతర్గతం గా కనెక్ట్ చేస్తాను మీ దగ్గర ICఉన్నప్పుడు సోర్స్ మరియు సబ్ స్ట్రేట్ కి అంతర్గతంగా కనెక్ట్ చేసి ఉన్నాయని మీరు చూడవచ్చు దీనివల్ల అన్ని రకాల బయాస్ పొటెన్షియల్స్ ను నివారించ వచ్చు డిప్లిషన్ లేయర్ పై వోల్టేజ్ VDS యొక్క ప్రభావాన్ని మనం కనుగొంటే తదుపరి మనం VGD తెలుసుకోవాలి దాని ప్రభావం ఏమి జరుగుతుంది ఈ డిప్లిషన్ లేయర్పై పై వోల్టేజ్ VDS ప్రభావం తదుపరి VGD నుతెలుసుకోండి ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి గేట్ మరియు డ్రై న్ మధ్య అభివృద్ధి చేయబడిన వోల్టేజ్ ఏమిటో వోల్టేజ్ VDSయొక్క ప్రభావాన్ని మనం కనుగొన్నప్పుడు తేడా ఏమిటి కాబట్టి ఒకవేళ వోల్టేజ్ VDSయొక్క ప్రభావాన్ని డిఫ్లేషన్ లేయర్పై పై నేను తెలుసుకోవాలనుకుంటే నేను గేట్ అంతటి వోల్టేజ్మిటో తెలుసుకోవాలి అంటే నేను డ్రైన్ వోల్టేజ్ గేట్ వోల్టేజ్ ఏమిటో తెలుసుకోవాలి అబ్బాయిలు మరియు నేను ఈ VGD ని కనుగొనాలనుకుంటున్నానుఅప్పుడు నేను కిర్చోఫ్స్ వోల్టేజ్ చట్టాన్ని ఉపయోగించాల్సి వచ్చింది నేను కిర్చోఫ్స్ వోల్టేజ్ చట్టాన్ని ఉపయోగించినప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుండి VG కి వెళ్తాము అక్కడి నుంచి వన్ VGS వెళ్తాము ఇక్కడ ఈ దిశలో ఇక్కడ నుండి మనం ఈ మార్గంలో వెళ్తాము కాబట్టి VG VGS VDS VD నేను కలిగి ఉన్న పదాల క్రమాన్ని మార్చినట్లయితే VG VD VGS VDS సరైన మార్గం అంటే ఏమీ లేదు కాని గేట్ మరియు డ్రెయిన్ అంతటి వోల్టేజ్ అందుకే నేనుVGD మరియు VDS ల మధ్య సంబంధాన్ని కనుగొనవచ్చు అనగా VGD VGS VDS ఇది నేను సరిగ్గా కనుగొన్న విషయంఇప్పుడు నేను 3 వేర్వేరు కేసులను పరిశీలించాలనుకుంటున్నాను మీరు మొదటి కేసును మొదటి కేసుగా చూద్దాం ఈ సందర్భంలో కేసు ఒకటి VDS 0 వోల్ట్ల ఈ కేసు లో VGD VGS VDS మేము ఇక్కడ సమీకరణం నుండి కనుగొన్నాము VGD VGS VDS కానీ ఇక్కడ నాVDS అంటే కేసు ఒకటి VDS 0 వోల్ట్ కాబట్టి నేను వ్రాయగలను VGD VGS ఎందుకంటే నా VDS 0 వోల్ట్ అంటేడిప్లిషన్ రీజియన్ యొక్క వెడల్పు ఏకరీతిగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర VT 1వోల్ట్ VGS 2వోల్ట్ VGD కాబట్టి అదనపు వోల్టేజ్ ఏమీ ఉండదు కానీ ఛానల్ యొక్క వెడల్పు అదనపు వోల్టేజ్ VGS VT 2 - 1 1వోల్ట్ ఇక్కడ ఒక షరతు ఏమిటో చూడండి నాకు V T 1 వోల్ట్ ఉంటే మరియు నాకు ఉంటే VGS 2 వోల్ట్ అదేవిధంగా నాకు VGS 3 వోల్ట్ ఉంటే ఈ సందర్భంలో ఒక V T 1 వోల్ట్ ఈ కేసు లో నా అదనపు వోల్టేజ్ 2 వోల్ట్లు మరియు ఛానెల్ వెడల్పు కాబట్టి కేసు ఒకటి VDS 0 వోల్ట్ ఉన్నప్పుడు మేము పరిగణించాము కేసు సంఖ్య 2 ని చూద్దాం కాబట్టి ఈ సందర్భంలో VGD ఈ సమీకరణం మళ్ళీ సమీకరణం 1 ఈ సందర్భంలో VDS పెరుగుతున్నప్పటి నుండి VDS 0 VGD వోల్ట్ తగ్గుతుందిఅంటేగేట్ కంటే డ్రైన్ మరింత పాజిటివ్ గా ఉంది గేట్ కంటే డ్రైన్ మరింత పాజిటివ్ గా మారుతుంటే అప్పుడుడిప్లిషన్ రీజియన్ ఏకరీతిగా సులభం మళ్ళీ చూడండి ఈ పరిస్థితిని చూద్దాం మీకు ఇది ఉంది VGD VGS VDS కానీ నేను VDS ని పెంచుతూ ఉంటే నా VGD తగ్గుతూనే ఉంటుంది సులభం ఇప్పుడు VGD తగ్గుతూ ఉంటే అంటే నా డ్రైన్ ఎక్కువ పాజిటివ్ అవుతోంది VDS మరింత పాజిటివ్ మారుతోంది మరియు VGD అలా తగ్గుతుంది అంటే డ్రైన ఎందుకంటే VGD ఏమీ కాదు కానీVGD VG VD నా VGD అయితే తగ్గుతుంది అంటే ఈ సందర్భంలో డ్రైన్ వోల్టేజ్ గేట్ కంటే పాజిటివ్ గా మారుతోంది ఈ సందర్భంలో డిప్లిషన్ రీజియన్ ఏకరీతి కాదు ఇ దే విధంగా ఒకవేళ నాకుVGS 3 ఓల్ట్ అప్పుడు ఒక VT 1 ఓల్ట్ ఈ సందర్భంలో నా ఎక్సెస్ ఓల్టేజి 2 వోల్టులు మరియు ఛానల్ కరెక్ట్ గా వెడల్పు ఉంటుంది అందువల్ల అయినప్పుడు మనం పరిగణించిన కేస్ ఒక VDS 0 ఓల్ట్ కేస్ నెంబరు 2 ని మనం ఇప్పుడు చూద్దాం ఇది VDS ≠ 0 వోల్ట్ ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది మరియు VDS 0 వోల్ట్ లు మాత్రమే కాదు ఇది 0 కు సమానం కాదు కాబట్టి ఈ సందర్భంలో VGD ఈ సమీకరణం మళ్లీ ఒక సమీకరణం 1 ఇది ఈ సమీకరణాన్ని ఉపయోగించండి ఈ సందర్భంలో నుండి VDS పెరుగుతుంది ఎందుకంటే VDS 0 VGD వోల్ట్ తగ్గడం అయితే VDS పెరుగుతుంది VGD తగ్గుతుందని ఈ VGD తగ్గిస్తుంది ఇది గేట్ కంటే డ్రెయిన్ మరింత సానుకూలంగా మారుతోందని తెలియజేస్తుంది ఒకవేళ గేట్ కంటే డ్రెయిన్ మరింత పాజిటివ్ గా ఉన్నట్లయితే అప్పుడు డిప్లిషన్ రీజియన్ ప్రాంతం ఏకరీతి తేలిక కాదు మళ్ళీ చూడండి ఈ పరిస్థితిని చూద్దాం మీకు ఇది ఉంది VGD VGS VDS అయితే నేను VDSపెంచుతూ ఉంటే నా VGD సరిగ్గా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒకవేళVGD తగ్గుతూ ఉంటే అంటే నా డ్రెయిన్ మరింత సానుకూలంగా మారుతోంది VDS మరింత సానుకూలంగా మారుతోంది మరియు VGD అలా తగ్గిపోతూ ఉంటుంది అంటే డ్రెయిన్ అనేది VGD ఏమీ లేదు కానీ VGD నా VGD తగ్గిపోతోంది అంటే ఈ సందర్భంలో డ్రైన్ వోల్టేజ్ గేట్ కంటే పాజిటివ్ గా మారుతోంది ఈ సందర్భంలో డిప్లిషన్ రీజియన్ ఏకరీతి కాదు కేస్ నెంబరు 3 గురించి మనం ఇప్పుడు చూద్దాం ఈ సందర్భంలో మనం చూస్తే VDS VGS VC ఇప్పుడు ఈ సందర్భంలో ఇది మరొక కేసు ఒకవేళ VGS VGS VD VGDVGS VDS అప్పుడు మనం ఈ సూత్రం మళ్లీ నంబర్ వన్ అనే సమీకరణం VGDVGS VDS ఎందుకంటే VDS యొక్క ప్రత్యామ్నాయ విలువS ఇక్కడ ఏది సరైనది అప్పుడు నా దగ్గర VGD VGS VGS VD కాబట్టి VGD VD ఇది త్రెషోల్డ్ ఓల్టేజికి మించి ఉండదు అంటే ఛానల్ వెడల్పు మరింత తగ్గుతుంది మరియు ఇది డ్రెయిన్ దగ్గర మాత్రమే జరుగుతుంది మీరు అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే ఈ సమీకరణం నుంచి నేను ఈ నిర్ధిష్ట కేసును పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు నా దగ్గర VDG VT మరి అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే నా VDG VTఛానల్ వెడల్పు ఇరుకుగా ఉంటుంది మరియు ఇది డ్రెయిన్ కు దగ్గరల్లో జరుగుతుంది మరియు మీరు ఇక్కడ చూడవచ్చు ఛానల్ వెడల్పు మరింత చిన్నదిగా మారినప్పుడు డ్రెయిన్ కు దగ్గరల్లో ఛానల్ వెడల్పు తగ్గుతుంది అంటే నా వోల్ట్ నా కరెంట్ రిగ్ రకం స్థిరంగా ఉంటుంది నా ప్రస్తుత రిగ్ స్థిరంగా ఉంటుంది మరియు ఈ నిర్ధిష్ట ఓల్టేజిని పించ్ ఆఫ్ వోల్టేజీ అని అంటారు ఒక వేళ నేను పించ్ ఆఫ్ మీరు ఏదైనా గుచ్చుకున్నప్పుడు దాని యొక్క ప్రవాహం ఆగిపోతుంది అందువల్ల ఇది పెరుగుతున్న దిశగా మనం పిసికినట్టు కనిపిస్తోంది కొన్ని సార్లు ఒక పించ్ ఆఫ్ వోల్టేజీ అవసరం అవుతుంది మరియు ఇది మళ్లీ ప్రారంభం అవుతుంది అందువల్ల దీనిని VD సాచురేషన్అని కూడా అంటారు VD Saturation సరే ఓల్టేజిని VD అని కూడా అంటారు లేదా VD Saturation కాబట్టి VDSat జరుగుతుందా మీరు కండిషన్ ని చేరుకున్నప్పుడు జరుగుతుంది VDS కి VGS VG అవసరం కాబట్టి మనం 3 వేర్వేరు కేసులను చూశాము ఒకటి VDS 0 రెండవ కేసు VD ≠ 0 and VD 0 మూడవ కేసు VDS VGS VD ఇప్పుడు ఎన్హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ డ్రెయిన్ మరియు బదిలీ లక్షణాలు ఏమిటి అని ఒక వేళ నేను అర్థం చేసుకోవాలని అనుకుంటేమనం చూద్దాం అవుట్ పుట్ ఓల్టేజి VDS అని అవుట్ పుట్ కరెంట్ ID అనేది మనకి తెలుసు VDS అవుట్ పుట్ కరెంట్ అనేది ID మరియు నియంత్రణ వేరియబుల్ VGS ఎందుకంటే నేను VGS పెంచుకుంటూ పోతూ ఉంటే కరెంట్ పెరుగుతుంది అందువల్ల కంట్రోల్ వేరియబుల్ అనేది VGS ఇప్పుడు డ్రెయిన్ లక్షణము ID వెర్సస్ VDS వివిధ స్థాయిల VGS కోసం అన్నది చూడాల్సి ఉంది ఇప్పుడు VT మరియు స్థిరమైన k ఇప్పటికే ఇవ్వబడింది అంటే ఇప్పటికే థ్రెషోల్డ్ వోల్టేజ్ యొక్క విలువ ఏమిటో మనకు తెలుసు ఇప్పుడు మనం చేయాల్సింది విభిన్న కేసులని పరిగణించడం మొదటి సందర్భం ఎప్పుడు VGS VT మీ గేట్ నుండి సోర్స్ ఓల్టేజీ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఓల్టేజి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది ఎఫెక్టివ్ ఏమీ ఉండవు కానీ VGS VT సరే మనకు తెలిసిన VDS 0 అనేది విద్యుత్ ని 0 కు సమానం చేసినప్పుడు మనం VDS ని అనువర్తించినప్పుడు VDS 0 అంటే ఇక్కడ నేను 0 ఓల్టేజిని అప్లై చేసినట్లయితే నేను ఇక్కడ దేనిని అనువర్తించకపోతే ఎడమ వైపున మీరు చూడవచ్చు అప్పుడు విద్యుత్ సున్నా అవుతుంది ఒకవేళ నేను VDS పెంచుకుంటే అది సరిగ్గా ప్రవహించదు నా కరెంట్ సరిగ్గా పెరగడం ప్రారంభిస్తాను అందువల్ల మరియు ఇది ఒక వోల్టేజీ వరకు పెరుగుతుంది ఇది నా పించ్ ఆఫ్ ఓల్టేజి ఇది మనం ఇప్పటికే చూశాం మరియు నా విద్యుత్ స్థిరంగా ఉంటుంది నా కరెంట్ స్థిరంగా మారుతుంది పించ్ ఆఫ్ ఓల్టేజి ఏమీ లేదు అయితే నా VD సంతృప్తిని ఇది సులభం కేస్ వన్VGS VT Veffective VGS VT VDS 0 ID 0 VDS పెరిగితే ID పెరుగుతుంది మరియు VDS VDsaturation సంపూర్ణత అంటే నా పించ్ ఆఫ్ వోల్టేజీ కాబట్టి VDsat జరుగుతుంది VD మీరు కండిషన్ ని చేరుకున్నప్పుడు సెట్ జరుగుతుంది VDS అవసరం VGS VG అందువల్ల మేం 3 విభిన్న కేసుల ని చూశాం VDS 0 రెండో కేస్ VDS ≠ 0 మరియు VDS 0 మూడో కేస్VDS VGS VD ఈ ప్రత్యేక స్థితిలో నా VD సంతృప్తత VDS VGS VT ఏమి జరుగుతుందో మనం సరే చూద్దాం కాబట్టి ఇక్కడ నేను ఈ ప్రత్యేక సర్క్యూట్ కోసం కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేస్తే నా దగ్గరఏమి ఉంటుంది VDS మేము ఇక్కడ నుండి VDS ను ప్రారంభిస్తాము మరియు ఈ దిశలో సో VDS VGD VGS 0 సూచిస్తుంది VGD VGS VDS పిన్చ్ ఆఫ్ వోల్టేజ్లో ఇదే పరిస్థితి VDS VGS VT మనకు తెలుసు పిన్చ్ ఆఫ్ లో VGS VT కాబట్టి పిన్చ్ ఆఫ్ లో డ్రైన్ మరియు సోర్స్ అంతటా నా వోల్టేజ్ VDS VGS VT అప్పుడు నా పిన్చ్ ఆఫ్ VGD కి సమానమైన ఈ ప్రత్యేక స్థితిలో సంభవిస్తుంది కాబట్టి నేను ఈ విలువను ఈ ప్రత్యేక సమీకరణంలో ప్రత్యామ్నాయం చేయాలి కాబట్టి VGD VGS VGS VT VGD ఏమీ ఉంది ఏమిలేదు కానీ నా త్రెషోల్డ్ వోల్టేజ్ VT కాబట్టి ఛానెల్ యొక్క వెడల్పు జీరో కి చేరుకున్నట్లు కనిపిస్తోంది ఛానెల్ యొక్క వెడల్పు తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి అది తగ్గుతూనే ఉంటుంది మరియు అది ఇక్కడకు చేరుకుంటుంది మీరు ఇక్కడ ఎడమ వైపున చూడగలిగేది నేను గీసినవి మీరు చూస్తే అది జీరో కి చేరుకున్నట్లు కనిపిస్తోంది అందుకే ID సంతృప్తత చెందుతుంది ఇప్పుడు మీకు తెలిసినVD VGS VT ను మీరు చూస్తారు కాబట్టి ఒకవేళ నేను నా VDS ని పెంచుతూనే ఉంటె నేను ID మార్పు చూడగలను నేను నా VDS ని పెంచుతూనే ఉంటె మీరు మళ్ళీ చూడండి ID లో మార్పు కానీ అది కూడా VGS పై ఆధారపడి ఉంది కాబట్టి నేను కలిగి ఉన్నాను VGS1 VGS2 VGS3 2 VGS థ్రెషోల్డ్ కి సమానం కాబట్టి ఎక్కడ VGSవిలువ థ్రెషోల్డ్ విలువ VT కంటే ఎక్కువగా వుంటే ఇక్కడ దిగువ వున్న విలువ కంటే ఇక్కడ VGS VT అలాగే VGS VT నా కరెంట్ ప్రవహించటం ప్రారంభించగలదు మనం దీనిని మొదటి స్లైడ్ లో చూశాము అంటే వోల్టేజ్ పెరుగుతున్నప్పుడు కరెంట్ పెరగడం లేదా మనం ఎంత VGS ను వర్తింపజేస్తున్నామో దానిపై మార్పును నేను చూడగలను కాబట్టి నేను నా VGS ని పెంచుతూ ఉంటే మనం పొందగలిగే అధిక కరెంట్ను నేను చూడగలను మరియు ఈ ప్రత్యేక ప్రాంతం మీరు సంతృప్తత ఉన్నట్లు చూస్తారు లేదా పించాఫ్ ఉంటుంది కాబట్టి మీరు VD saturation ని పెంచుతూ ఉంటే నేను ఒకవేళ ఈ VD saturation ని పెంచుతూ ఉంటే అది విచ్ఛిన్నానికి కారణమవుతుంది VGS యొక్క ఒక నిర్దిష్ట విలువకి మనం అనుకుందాం స్థిరమైన విలువ x మనకు VDS ఉంది మనకు ID ఉంది కాబట్టిఒకవేళ నేను VDSపెంచుతూ ఉంటే నేను ఏమి చూస్తానంటే నా కరెంటు పెరుగుతూ ఉండటం ఇది నాVDSఇది నా ID ఒకవేళ నేను VDSపెంచుతూ ఉంటే అప్పుడునేను ఏమి చూస్తానంటే నేను గేట్ ఫ్లో వోల్టేజ్ను బట్టి కరెంట్లో మార్పును చూస్తాను ఆపై అది VGS ని సంతృప్తిపరుస్తుంది ఇది ఇక్కడకు చేరుకుంటుంది ఇంకా నేను VDS ని పెంచుతూనే ఉన్నాను నేను VDS ని పెంచుతూనే ఉన్నాను అప్పుడు అకస్మాత్తుగా దాని విచ్ఛిన్నం ప్రారంభమవుతుందని మీరు చూస్తారు అకస్మాత్తుగా కరెంట్ పెరుగుతుందిమరియు ఇది నా బ్రేక్డౌన్ కండిషన్ మరియు నా మాస్ ఫెట్ దెబ్బతింటుంది కాబట్టి మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే స్థిరమైన VGS కోసం మనం VDS ను అప్లై చేయవచ్చు కాని VDS యొక్క నిర్దిష్ట వోల్టేజ్ను మించి ఉన్నట్లు మీరు చూస్తే మనం విచ్ఛిన్న ప్రభావాన్ని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మరొక కేసును చూద్దాం మొదటి కేసును మనం చూశాము అక్కడ మనం VGS VT గా పరిగణించాము రెండవ కేసును పరిశీలిద్దాం అక్కడ VGS2 VGS కన్నా తక్కువగా ఉన్నది ఏది VGS2 ఇది VGS2 ఈ ఎరుపు రంగు ఇక్కడ ఈ గోధుమ రంగు ద్వారా చూపించబడిన లైన్ లేదా ఎరుపు రంగు VGS2 మరియు ఈ లైన్ మీ VGS1 కాబట్టి ఈ కేసు లో VGS2 VGS1 కన్నా తక్కువగా ఉందని భావించండి అంటే ఛానల్ మరియు VGS అంటే ఛానల్ వెడల్పు సరే ఒకవేళ నేను ఛానల్ వెడల్పు పెంచితే నా వాహకత పెరుగుతుందిలేదా నా నిరోధకత తగ్గుతుంది ఇప్పుడు VGS2 VGS1 కూడా ఉన్నప్పుడు అంటే 2 వద్ద నా రెసిస్టివిటీ 1 యొక్క రెసిస్టివిటీ కంటే తక్కువ లేదా R2 R1 సో నేను కలిగి ఉంటాను VDS VGS VT మరియు అప్పుడు మనకు ఏమీ లేదు కానీ VGS VGS1 అందువల్ల వాలు 2 వాలు 1 కన్నా తక్కువగా ఉంటుంది మరియు పించ్ ఆఫ్ ముందర సంభవిస్తుంది నా VGS2 VGS1 ఉన్న ఈ ప్రత్యేకమైన సమీకరణం ఉంటే దాని అర్థం ఏమిటో మరోసారి చూద్దాం అంటే 2 వద్ద ఉన్నరెసిస్టన్స్ 1 వద్ద ఉన్న రెసిస్టన్స్ కంటే ఎక్కువగా ఉందని నేను చూస్తున్నాను ఎందుకంటే గేట్ నుండి సోర్స్ కు వోల్టేజ్ఎక్కువ అంటే నేను చూస్తాను VGS1 వద్ద ప్రస్తుతము కరెంటుఎక్కువగా ఉంటుంది ఎందుకంటే 1 వద్ద ఉన్న రెసిస్టన్స్ 2 వద్ద ఉన్న రెసిస్టన్స్తో పోలిస్తే తక్కువగాఉంటుంది VGS2వలన 2 వద్ద ఉన్న రెసిస్టన్స్ఎక్కువనేను VGS1 అప్లై చేసినప్పుడు కరెంటు ఎక్కువగా ఉంటుందిమరియు నేను VGS2 అప్లై చేసినప్పుడు కరెంటుతక్కువ ఉంటుంది VGS యొక్క విభిన్న విలువ కోసం కరెంట్ యొక్క విభిన్న విలువ ఉందని మీరు గ్రాఫ్ నుండి ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే VGS1 VGS2 నుండి ఈ VDS కాబట్టి ప్రారంభంలో ఏమి జరుగుతుంది పించ్ ఆఫ్ కాబట్టి VGS తో పోలిస్తే నా పించ్ ఆఫ్ ఫ్ప్రారంభంలోనే జరుగుతుందని మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు సంతృప్త ప్రాంతం ఉంటే సంతృప్త ప్రాంతం అంటే ఏమిటి సో నా VDS అత్యధికం గ ఉన్నప్పుడు అంటే VDS VGS VT ఉన్నప్పుడు మరియు నా ID k 2 అప్పుడు నేను ఏమి కలిగి ఉంటాను నా k ఏమీ కాదు కానీ ఈ ప్రత్యేక విలువ ఇప్పుడు సమీకరణాలను వివరంగా తీసుకోని సమీకరణాలను పొందటానికి మాకు ఆసక్తి లేదు కాబట్టి ఇప్పుడే మీరు అర్థం చేసుకున్న సమీకరణం నుండి ఇచ్చిన సమీకరణం నుండి మీరు అర్థం చేసుకోగలిగేది ఏమిటంటే ఈ సమీకరణాన్ని నిజంగా ఉత్పన్నం చేయకూడదనే ఆలోచన మేము తరువాత 2 ఉత్పన్నాలను చూస్తాము కానీ ఇప్పుడే మీకు సమీకరణం ఇచ్చినట్లయితే సమీకరణం నుండి డ్రైన్ లక్షణాలు ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు నేను గేట్ సోర్స్ వోల్టేజ్ డ్రెయిన్ సోర్స్వోల్టేజ్ మార్చినట్లయితేమొత్తం విషయాలు ఎలా జరుగుతాయి మాస్ ఫెట్ యొక్క సామర్ధ్యం ఎలా మారబోతుందో అది ఆలోచన సరే కాబట్టి మనం చూసే స్క్రీన్కు తిరిగి వెళ్తాము మనం చూసేది సంతృప్త ప్రాంతం VDS VGS VT ID k 2 k స్థిరంగా ఉంటుంది మరియు W l నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది W l నిష్పత్తి అప్పుడు ఛానల్ నిష్పత్తిలో ఉంటుంది మరియు నాకు k స్థిరమైన k ID 2 ఇది ms v2 లో ఇవ్వబడింది ఇప్పుడు నేను ట్రయోడ్ ప్రాంతాన్ని చూడాలనుకుంటున్నాను నేను ట్రయోడ్ ప్రాంతం ఎడమ వైపున ఉన్న ప్రాంతాన్ని చూడాలను కుంటున్నాను మీరు ఈ ప్రత్యేక గ్రాఫ్ పరిగణలోకి తీసుకుంటే మీకు ఏమి కనిపిస్తుంది మీరు వోల్టేజ్VDS వర్సెస్ కరెంట్ ID చూస్తారు VGS వివిధ విలువలకు పెరుగుతూ ఉండటం చూస్తారు వివిధ VGSవిలువ కు మీరు వేర్వేరు కరెంట్ విలువలు చూస్తారు ఇక్కడ మనం చూసేది ఏమిటంటే పించ్ ఆఫ్ వోల్టేజ్ మీరు పించ్ ఆఫ్ వోల్టేజ్ను తిరిగి ఇక్కడకు అనుసంధానించే గీతను గీస్తే VDS saturation యొక్క ఎడమ వైపున ఉన్న ప్రతిదీ మీ ట్రయోడ్ ప్రాంతం మరియు VDS VGS VT కాబట్టి మనం వ్రాయవచ్చు ID 2k VDS VDS2 2 ఒకవేళ కట్ ఆఫ్ ప్రాంతం ని మనం పరిగణించినట్లయితే కట్ ఆఫ్ ప్రాంతం ఎక్కడ ఉంది ఇక్కడ అవును మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నదో అర్థం చేసుకున్నారు ఇది ఇక్కడే ఉంది ఇది ఈ ప్రాంతంలో ఉంది కాబట్టిVGSVTకన్నా చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదాVT కి సమానమైనప్పుడు మనకు ప్రస్తుత కరెంటు ID0 ఉంటుంది మీరు ఇక్కడ చూడగలరు ప్రస్తుత కరెంటు 0 ఎందుకంటేVGS VT ఇప్పుడు n ఛానల్ మాస్ఫెట్ యొక్క లక్షణాలను చూద్దాం కాబట్టి మనం చూసేది ఇక్కడ ఏమిటి మీరు దీనిని చూడండి కుడి వైపు చూడండి నేను ఏమి కలిగి ఉన్నాను నా దగ్గర VDS ఉందిమరియు నాకు ఇక్కడ కరెంట్ ID ఉంది ఈ గ్రాఫ్ ఇప్పటికే మీకు తెలుసు VGSయొక్క విభిన్న విలువలకు కాబట్టి నా థ్రెషోల్డ్ వోల్టేజ్ VT2 వోల్ట్లు నేను VT 2 వోల్ట్లనుఉహిస్తున్నాను అప్పుడు నా గేట్ సోర్స్ వోల్టేజ్అంటే నా VGS 2 వోల్ట్లు కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ చూస్తున్నది VGS 2 వోల్ట్ల 3 వోల్ట్లు 4 వోల్ట్లు 5 వోల్ట్లు6 వోల్ట్లు 7 వోల్ట్ 8 వోల్ట్ పెరుగుతున్న VGS తో పెరుగుతున్న పెరుగుతున్న డ్రెయిన్ సోర్స్ వోల్టేజ్ ఆధారిత పెరుగుతున్న డ్రెయన్ కరెంటు నేను చూస్తున్నాను ఇది గ్రాఫ్ బదిలీ లక్షణాలను చాలా తేలికగా గీయాలనుకుంటే మీరుVGS కువ్యతిరేకంగా IDను గీయాలి నేను బదిలీ లక్షణాలను గీయాలనుకుంటే చాలా తేలిక మీరు డ్రా చేయాలి ID ప్రతి VGS మీరు డ్రా చేయాల్సిన ప్లాట్ అది ఇప్పుడే మీరు డ్రా చేయాల్సిన ప్లాట్లు మీరు VGS ప్రారంభంలో0 నుండిమీరు ఎంతఅప్లై చేశారు వరకువ్రాస్తారు మీరు చేసారు8 వోల్ట్ల అప్లై చేశారు కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 అప్పుడు మీరు ఏమి చేస్తారు ఈ VGS విలువను ఈ 0 విలువను 0 ఉన్న చోటకనెక్ట్ చేయండి ఇక్కడ ఒకటి కనెక్ట్ చేయబడింది కాబట్టి మీరు చూస్తే VGS 4 వోల్ట్లను కాబట్టి మనకు 4 వోల్ట్లు 4 వోల్ట్లుచూస్తేఇక్కడ కుడివైపు 5 వోల్ట్లు 5 వోల్ట్లు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ 6 వోల్ట్లు 6 వోల్ట్లు ఇక్కడే ఉన్నాయి సోనేను ఇలా కనెక్ట్ చేస్తే మీరు ఇక్కడ కరెంట్ చూస్తారు నాకు ఇక్కడ కరెంట్ ఉంది రెండు దిశలలో నాకు కరెంట్ ఉందిఇక్కడ x మరియు ఇక్కడ y దిశలో ప్లాట్లు నాకు ప్రస్తుత కరెంట్ ఉంది కాబట్టి నేను కరెంట్లో చేరాను పంక్తి 10 తో 9 క్షమించండి 10 9 తో 9 8 తో 8 7 తో 7 చూడండి మరియు 7 చూడండి అప్పుడు మనకు 6 ఉంది మనకు 5 4 ఉందిమనకు 3 ఉంది మనకు 2 ఉంది మరియు మనకు 1 ఉంది ఎందుకంటే నేను కరెంటు ఆక్సిస్ ని కలిపాను రెండు y ఆక్సిస్ ID ఇది సులభం ఇప్పుడు నేను ఏమి చేయాల్సి వచ్చింది నేను వోల్టేజ్ను కనుగొనవలసి వచ్చింది కాబట్టి వోల్టేజ్ VGS 3 వోల్ట్లు ఎక్కడ ఉంది VGS3 వోల్ట్లకు సమానం ఇక్కడే ఎక్కడో ఉంది VGS 4 వోల్ట్ ఇక్కడే ఎక్కడో 6 వోల్ట్లు ఇక్కడ ఇక్కడ 8 వోల్ట్లు ఇక్కడ 9 వోల్ట్లుఇక్కడ లేదా 7 వోల్ట్లు ఇక్కడ ఉన్నాయికాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి పంక్తులలో చేరవలసి వచ్చింది ఇది చూడండి కాబట్టి ID వర్సెస్ VDSమీకు తెలిస్తేమీరు ID వర్సెస్ VGSనుకనుగొనవచ్చు మీకు ID వర్సెస్ VDSతెలిస్తే మీరు ID వర్సెస్ VGSయొక్క బదిలీ లక్షణాలను సులభంగా కనుగొనవచ్చు కాబట్టి మనం ఏమి చేసామో మీరు త్వరగా అర్థం చేసుకోవాలనుకుంటేమనం ఇక్కడ ఏమి చేసాము మనం ID వర్సెస్ VDS ప్లాట్ను గీసాము ఇప్పుడు ID వర్సెస్ VGS ప్లాట్ను నేనుగీస్తున్నానుID వర్సెస్ VGS ప్లాట్ డ్రా చేయడానికి ఈ రెండు ప్లాట్లలోని ప్రస్తుత పంక్తులను సరిచేయడం నేను మొదట చేస్తాను ఇలా ఇది నేను చేసానుఇప్పుడు నేను ఏమి చేస్తాను నేను ఒక వోల్ట్ నుండి 1 వోల్ట్ 2 వోల్ట్ 3 వోల్ట్ 4 వోల్ట్ 5 వోల్ట్ 6 వోల్ట్ 7 వోల్ట్ మరియు 8 వోల్ట్ గీతను గీస్తాను ఈ వోల్ట్లు ఏమిటి ఇది నా VGS ఇప్పుడు ఇది చాలా సులభం ఇప్పుడు నేను చేయవలసింది నేను VGS 3 వోల్ట్లను చూడాలి నా కరెంట్ ఒకటి కాబట్టి నేను ఇక్కడ ఒక గుర్తును పెడతాను ఇక్కడ గుర్తించండి మరొకటి VGS 5 వోల్ట్లు నా కరెంట్ సుమారు 2 కాబట్టి నేను ఇక్కడ గుర్తు పెడతానుఇది 6 వోల్ట్లకు సమానం నా కరెంట్ 4 కాబట్టి నేను మళ్ళీ ఒక గుర్తు పెడతాను అప్పుడు నా VGS 7 వోల్ట్ కు సమానం నా కరెంట్ 7 మిల్లి యాంపియర్స్ కాబట్టి నేను ఇక్కడ గుర్తు పెడతానునా VGS 8 వోల్ట్లు ఉన్నప్పుడు నా కరెంట్ 10 మిల్లి యాంపియర్స్ కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ గుర్తు పెడతాను ఇప్పుడు నేను ఈ అన్నిగుర్తులు కలిపితే ఇలా కలిపితే నా దగ్గర లక్షణాలు ఉంటాయి ఇప్పుడు ట్రయోడ్ ప్రాంతంలో ఏమీ లేదు కానీ మీ ఓహ్మిక్ ప్రాంతం సంతృప్త ప్రాంతం మీకు తెలుసు VDS VGS VT మరియు ID k2 ఆపై కట్ ఆఫ్ ప్రాంతం ఉంది కాబట్టి బదిలీ లక్షణాలు పొందేటప్పుడు సంతృప్త ప్రాంతాలు లేదా సంతృప్త స్థాయిలను మాత్రమే ఉపయోగించబడతాయి ఎందుకంటే ID k2 కాబట్టి మనకు సరళ వక్రరేఖ ఉండదు కాబట్టి ఇది మీn ఛానల్మాస్ ఫెట్ MOSFET యొక్క బదిలీ లక్షణాలు ఇప్పుడుతరువాతి మాడ్యూల్లో డిప్లిషన్ టైపు మాస్ ట్రాన్సిస్టర్ అంటే ఏమిటో చూద్దాం డిప్లిషన్ టైపు మాస్ ట్రాన్సిస్టర్ తరువాతి తరగతి లో కొనసాగిస్తాము ప్రస్తుతం మనం చూసినవి ఏమిటి ప్రస్తుతం మనం చూసినవి మీకు n ఛానెల్ మాస్ ఫెట్ మరియు ఎన్హాన్సమెంట్ ట్టైపు మాస్ ఫెట్ ఇస్తే ఎలా పనిచేస్తుంది మనం వేర్వేరు సందర్భాలను ఎలా అర్థం చేసుకోగలంవేర్వేరు సోర్స్ డ్రైన్ వోల్టేజ్కు వర్తింపజేయండి ఎన్హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ ట్రాన్సిస్టర్ డ్రైన్ బదిలీ లక్షణాల గురించి ఈ డ్రైన్ బదిలీ లక్షణాల వక్రతను మనం ఎలా పొందగలం మరియు మనం VGSయొక్క విభిన్న విలువను పరిగణనలోకి తీసుకున్నప్పుడుమరియు సంతృప్త వోల్టేజ్ అంటే ఏమిటి కట్ ఆఫ్ వోల్టేజీ అంటే ఏమిటి ట్రయోడ్ ప్రాంతం ఏమిటి ఒకవేళ మీకు ID వర్సెస్ VDS ప్లాట్లు ఇస్తే బదిలీ లక్షణాలను ఎలా ప్లాట్ చేయవచ్చు ఎన్ హాన్సమెంట్ టైపు లోID వర్సెస్ VDS ప్లాట్ను ఉత్పత్తి చేయవచ్చని మనకు తెలుసు అది భిన్నమైన VGS విలువలను వర్తింపజేయడం ద్వారా ఉత్పత్తి చేయవచ్చనిమనకు తెలుసు కాబట్టి మనకుID వర్సెస్ VGSప్లాట్లు ఉండవచ్చు మరియు మనం కరెంటు పంక్తిని కనెక్ట్ చేయవచ్చు ఆ పై మనం గేట్ సోర్స్ వోల్టేజ్ కోసం నిలువు వరుసలను గీయవచ్చు మరియు మీరు చూడవచ్చు నా IDవర్సెస్ VDS లో VGS గేట్ టు సోర్స్ వోల్టేజ్ దాని ప్రకారం నా కరెంట్ ఏమిటి నా Ig వర్సెస్ VGS ప్లాట్లోనికరెంట్ఈ విధంగా నేను నా ఎన్హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ బదిలీ లక్షణాలను పొందాను కాబట్టి ఇప్పుడు మీరు n ఛానల్ ఎన్హాన్సమెంట్టైపు మాస్ఫెట్ లేదా n ఛానల్ మాస్ ఫెట్ ఎలా తయారు చేయవచ్చో మాత్రమే చూడలేదు నేను ఎప్పుడు చెప్పినప్పుడు మీకు కూడా తెలుసు నిర్మాణం గురించి మాట్లాడండి ఇది వాస్తవ నిర్మాణం కాదు ప్రయోగాత్మక మార్గం కాదు కానీ కనీసం మీరు మాస్ ఫెట్ రూపొందించడానికి ప్రక్రియ విధానాన్ని మీరు ఎలా రూపొందించ వచ్చనే సిద్ధాంతంలో చూడవచ్చు ఆపై మనం ఈ ప్రత్యేక ఉపన్యాసానికి వెళ్ళాము ఇప్పుడు మీరు చూసారు ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ ఎలా ప్రవర్తిస్తుంది మరియు బదిలీ లక్షణాలు ఏమిటి తదుపరి సారి మనం చూడబోయేది తదుపరి ఉపన్యాసం మేము డిప్లిషన్ టైపు ని చూడబోతున్నాము n మాస్ ట్రాన్సిస్టర్ మరియు మరలా డ్రైన్ లక్షణాలకు నిర్మాణాన్ని చూస్తాము కాబట్టి ఇది కాదు మరియు ఇది తదుపరి ఉపన్యాసం కాదు ఇది అదే ఉపన్యాసంలో భాగం అవుతుంది కానీ తదుపరి మాడ్యూల్ కాబట్టి అప్పటి వరకు నేను మీకు నేర్పించిన విషయాలను మీరు చూడండినేను మిమ్మల్నితదుపరి మాడ్యూల్లో చూస్తాను